మేము ఇంతకుముందు సూపర్ పొజిషన్ సిద్ధాంతం మరియు సబ్స్టిట్యూషన్ సిద్ధాంతాన్ని చూశాము ఇప్పుడు వీటికి చిన్న కొనసాగింపు లను పరిశీలిస్తాను ఇప్పుడు ఈ కొనసాగింపులు అనవసరం అనిపించవచ్చు కానీ మేము ఇతర సిద్ధాంతాలను నిరూపించడానికి వాటిని ఉపయోగిస్తాము అందుకే వాటిని స్పష్టంగా వివరించపోతున్నాను నేను సూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని చర్చించినప్పుడు ఏమి చెప్పాను సర్క్యూట్ లో చాలా ఇండిపెండెంట్ సోర్స్లు కలిగి ఉంటే మిగిలిన భాగంలో రెసిస్టర్ మరియు కంట్రోల్ సోర్సెస్ మూలకాలతో దాని యొక్క ప్రతిస్పందన సరళంగా ఉన్నప్పుడు మీరు ఫలితాలను కనుగొనవచ్చు అంటే ఒక సమయంలో ఒక మూలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని తద్వారా సర్క్యూట్లో ఎక్కడైనా ఓల్టేజ్ లేదా కరెంట్ కనుగొనవచ్చు ఈ క్రింది దానిలో చిన్న పరిశీలన చేద్దాం నేను ఒక సమయంలో ఒక సోర్స్ తీసుకోనవసరం లేదు ఒకేసారి బహుళ సోర్స్ లను తీసుకున్నాను అలా చేస్తున్నప్పుడు నేను ఏ సోర్స్ ని రెండుసార్లు లెక్కించకూడదు మరియు అన్ని సోర్స్ లను పరిగణలోకి తీసుకోవాలి అది మీకు ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది కొన్ని సోర్స్ లతో ఒక ఉదాహరణ తీసుకొని నేను మీకు దీనిని సులభంగా వివరిస్తాను ఇది సర్క్యూట్లో సరళమైన భాగం దీనిలో రెసిస్టర్ మరియు లీనియర్ కంట్రోల్ సోర్స్ మరియు మూడు ఇండిపెండెంట్ సోర్స్లు ఉన్నాయి సులభంగా ఉండడానికి ఇలా తీసుకున్నాను ముందు చెప్పినట్లుగా నేను ఎక్కడైనా ఈ సర్క్యూట్ లో Vx కనుగొనాలి తరువాత నేను దీనిని ఈ మూడు సందర్భాల యొక్క మొత్తంగా రాస్తాను మొదట కరెంట్ సోర్స్ మాత్రమే యాక్టివ్ గా ఉంది వీటిని I 1 V2 మరియు V3 అనుకుందాం మొదటి సందర్భంలో i1 మాత్రమే యాక్టివ్ గా ఉంది రెండవ సందర్భంలో V2 మాత్రమే యాక్టివ్ గా ఉంది మూడవ సందర్భంలో V3 మాత్రమే యాక్టివ్ గా ఉంది ప్రతి సందర్భంలోనూ Vx ను కనుగొంటాను వీటిని Vx1 Vx2 మరియు Vx3 అనుకుందాం నేను Vx ను ఒకే బ్రాంచ్లో లేదా అదే రెండు నోడు ల మధ్య కొలుస్తాను నేను ఈ కేసులను సూపర్ పోజ్ చేసి పరిష్కారం కనుగొంటాను Vx Vx1 Vx2 Vx3 నేను పేర్కొన్న ఈ చిన్న పొడిగింపులో నేను ఒక సమయంలో ఒక ఇండిపెండెంట్ సోర్స్ తీసుకోవలసిన అవసరం లేదు నేను చాలా సోర్స్ లను తీసుకోవచ్చు ఉదాహరణకు ఇక్కడ నేను ఈ రెండు కేసులను సూపర్ పొజిషన్గా భావిస్తున్నాను ఒక దానిలో I 1 మరియు V 3 యాక్టివ్ గా ఉన్నాయి మరో దానిలో కేవలం V 2 మాత్రమే యాక్టివ్ గా ఉంది నేను మొదటగా నిర్ధారించుకోవలసిన విషయం ఏమిటంటే అన్ని సందర్భాలలో అన్ని సోర్స్ లను ఖచ్చితంగా ఒకసారి మాత్రమే తీసుకుంటాను నేను వాటిలో దేనినీ రెండుసార్లు లెక్కించకూడదు ఇక్కడ ఈ సందర్భంలో I 1 మరియు V 3 పరిగణిస్తాము ఈ సందర్భంలో కేవలం V 2 మాత్రమే పరిగణిస్తాము ఈ రెండు సందర్భాలను సూపర్ పోజ్ చేస్తాను Vx V x1 I 1 మరియు V 3 యాక్టివ్ V x2 V 2 మాత్రమే యాక్టివ్ నేను ముందు చెప్పిన ముఖ్యమైన విషయం అన్ని సోర్స్ లను తప్పనిసరిగా చేర్చబడాలి మరియు ఏ సోర్స్ కూడా రెండుసార్లు లెక్కించకూడదు నేను దానిని ఏ విధంగా చెప్పినా ఇది చాలా స్పష్టంగా ఉంది మరియు ఇది నిజమని గ్రహించవచ్చు ఇప్పుడు సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం తీసుకుందాం మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకుందాం అది లీనియర్ లేదా నాన్ లీనియర్ కావచ్చు కొన్ని పరిస్థితులలో నేను ఒక మూలకాన్ని తీసుకున్నా అది రెసిస్టెన్స్ లేదా మరేదైనా కావచ్చు దీనికి ఒక నిర్దిష్ట ఓల్టేజ్ V 0 ఉంది దాని ద్వారా కరెంట్ I 0 ప్రవహిస్తుంది ఇక్కడ తీసుకున్నవి కేవలం ఈ ఓల్టేజ్ పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుంది ఈ సర్క్యూట్ ఇక్కడ చూపిన దానికి సమానంగా భావించవచ్చు ఈ మూలకాన్ని V 0 ఓల్టేజ్ సోర్స్ తో భర్తీ చేసినా లేదా ఈ మూలకాన్ని I 0 కరెంట్ సోర్స్ తో భర్తీ చేసినా దీనిలోని వోల్టేజీ మరియు కరెంటు ఒకేలా ఉంటాయి దీని వద్ద ఓల్టేజ్ ఉన్నట్లయితే మీరు దానిని అదే విలువ గల ఓల్టేజ్ సోర్స్తో భర్తీ చేయవచ్చు దాని లో ప్రవహించే కరెంట్ ఉంటే దానిని అదే విలువ గల కరెంట్ సోర్స్ తో భర్తీ చేయవచ్చు ఇది సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం దీనికి ఒక చిన్న కొనసాగింపు ఏమిటంటే కేవలం ఒక మూలకాన్ని భర్తీ చేయడం కాదు మీరు మరిన్ని మూలకాలతో భర్తీ చేయవచ్చు ఉదాహరణగా ఇక్కడ మూడు మూలకాలు సిరీస్గా అనుసంధానించబడి ఉన్నాయి వాటి వద్ద ఓల్టేజ్ V1 అనుకుందాం ఇతర కేసు నుండి వేరు చేయడానికి నేను V1 అని రాస్తాను ఆ సిరీస్ కాంబినేషన్ లో ప్రవహించే కరెంటు I1 నేను ఈ మూడింటినీ V1 ఓల్టేజ్ సోర్స్తో భర్తీ చేయగలను ఇది ఖచ్చితంగా సమానం అవుతుంది కాబట్టి నేను ఈ మొత్తం సిరీస్ కలయికను భర్తీ చేస్తున్నాను లేదా నేను సిరీస్ కలయికను కరెంటు సోర్స్ I1 తో భర్తీ చేయగలను ఈ కొనసాగింపు లో ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏమిటంటే మీరు భర్తీ చేయవలసింది కేవలం ఒకే ఒక్క మూలకము కానవసరం లేదు దీన్ని కొనసాగింపుగా ఇక్కడ ఈ రెండు సర్క్యూట్లను ఇలా కలుపుతాను దీనిని N మరియు ఈ సర్క్యూట్ ని N1 అనుకుంటాను ఇవి కేవలం రెండు పాయింట్ల వద్ద మాత్రమే అనుసంధానం చేయబడ్డాయి ఈ సర్క్యూట్లకు మరే ఇతర కనెక్షన్ లేవు వీటి లోపల చాలా భాగాలు ఉండవచ్చు కానీ ఈ సర్క్యూట్ మరియు ఆ సర్క్యూట్ ఈ రెండు పాయింట్ల వద్ద మాత్రమే అనుసంధానం చేయబడ్డాయి దీని వద్ద ఓల్టేజ్ V2 మరియు ప్రవహించే కరెంటు I2 అనుకుందాం ఈ రెండు పాయింట్ల వద్ద మాత్రమే అనుసంధానం చేయబడింది కాబట్టి N1 సర్క్యూట్ ని కప్పి ఉంచే ఈ మొత్తం ఉపరితలంతో కిర్చాఫ్ కరెంట్ లా ఉపయోగించండి ఈ విధంగా క్రింద తిరిగి వెళ్తున్న కరెంట్ I2 అవుతుంది ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ మొత్తం N1 సర్క్యూట్ బదులుగా V2 విలువ కలిగిన ఓల్టేజ్ సోర్స్ తో కానీ లేదా I2 విలువ కలిగిన కరెంట్ సోర్స్ తో కానీ భర్తీ చేస్తాం కాబట్టి ఇది ఈ మొత్తం N1 నెట్వర్క్ కి ప్రత్యామ్నాయం అలాగే ఈ చివరన ఉన్నది ఈ మొత్తం N1 నెట్వర్క్ యొక్క ప్రత్యామ్నాయం ఇది సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం యొక్క చిన్న కొనసాగింపు